ఈ ఉపన్యాసం నుండి 3 లేదా 4 ఉపన్యాసాల వరకు మనము ఇప్పుడు ఈ స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్స్ మరియు వాటి బౌండ్ స్టేట్స్ పైన దృష్టి పెట్టబోతున్నాం కాబట్టి స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్స్ అంటే ఏమిటో నేను వివరిస్తాను ఇవి పొటెన్షియల్ V అలాగే ఇవి ఆరిజిన్ నుండి వెక్టర్ r దిశపై ఆధారపడవు కాబట్టి అవి ఏమి చేయవు అంటే అవి ఏమి చేస్తాయి అంటే V అనేది కేవలం ఆరిజిన్ నుండి r వరకు ఉన్న దూరం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మరియు వీటిలో పొటెన్షియల్ ఎనర్జీ V ఇవ్వబడిన అణువులో ఎలక్ట్రాన్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ Ze24π0r ఉంటుంది అది r పై మాత్రమే ఆధారపడి ఉంటుంది మరియు అది ఆరిజిన్ నుండి ఇలా ఉంటుంది అనే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఇది r అయితే ఇది ఇలా ప్రవర్తిస్తుంది అలాగే ఇది దూరం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇది V Ze24π0r సమానం లేదా ఎలక్ట్రాన్ లేదా ఏదైనా ఇతర పార్టికల్ యొక్క పొటెన్షియల్ 12kr2 అని చెప్పవచ్చు దీనిని 3 డైమెన్షనల్ హార్మోనిక్ ఆసిలేటర్ లేదా ఏదైనా ఇతర పొటెన్షియల్ అని కూడా అంటారు అది దూరం r మీద ఆధారపడి ఉంటుంది r మాత్రమే నాకు 3 డైమెన్షన్ లలో మరొక ఉదాహరణగా ఉండే ఒక పొటెన్షియల్ బాక్స్ ను తీసుకుందాం కాబట్టి ఇది ఏదో ఒకవిధంగా ఉంటుంది ఇది కొంత స్థిరమైన V0 ని కొంత దూరం వరకు కలిగి ఉంటుంది ఆపై అది 0 అవుతుంది ఇది r V మరియు ఇది దూరం a ఇది 3 డైమెన్షనల్ పొటెన్షియల్ లకు మరొక ఉదాహరణ ఈ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ ఎనర్జీ లు అన్నీ V మీద మాత్రమే ఆధారపడి ఉండే పొటెన్షియల్ ఎనర్జీ ని కలిగి ఉంటాయి మరియు మనము ఈ ప్రక్రియలో క్వాంటం మెకానిక్స్ లో యాంగ్యులార్ మొమెంటమ్ ను సంబంధిత ఆపరేటర్లు మరియు వాటి ప్రాపర్టీ లను కూడా పరిచయం చేయబోతున్నాం కాబట్టి ఇది తదుపరి 3 4 ఉపన్యాసాలలో అమలు చేయబడే కార్యక్రమం కాబట్టి ఈ సందర్భంలో యాంగ్యులార్ మెకానిక్స్ ఎందుకు ముఖ్యమైనది అనే విషయంతో మనం ప్రారంభిద్దాం కాబట్టి ఎక్కడైతే పొటెన్షియల్ స్పెరికల్లీ సిమెట్రిక్ గా ఉంటుందో ఆ సందర్భాలలో హామిల్టోనియన్ 22m 2V ఉంటుంది మనము 3 డైమెన్షనల్ సందర్భం గురించి మాట్లాడుతున్నామని గమనించండి ఎందుకంటే పొటెన్షియల్ ఆరిజిన్ నుండి r దూరం మీద ఆధారపడి ఉంటుంది మరియు అందువలన కైనెటిక్ ఎనర్జీ తప్పనిసరిగా 2కానీ సాధారణ d2dx2 d2dy2 డెరివేటివ్ కాదు మరియు V మాత్రమే r మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి స్పెరికల్ పోలార్ అక్షాంశాలలో పనిచేయడం మంచిది కాబట్టి ఈ ఉపన్యాసాలు చూస్తున్న మీ అందరూ మీ స్పెరికల్ పోలార్ అక్షాంశాలను సమీక్షించడం మంచిది ఇప్పుడు సాంప్రదాయకంగా శాస్త్రీయంగా మనం అలాంటి పొటెన్షియల్ లలో ఆశించేది ఏమిటంటే స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్ లలో కదిలే పార్టికల్ యొక్క యాంగ్యులార్ మెకానిక్స్ కన్సర్వ్ అవుతుంది ఉదాహరణకు మనకు తెలిసినది మీకు కెప్లర్ చట్టాలు తెలుసు మరియు అక్కడ నుండి క్వాంటం మెకానిక్స్ లో మనం ఏమి ఆశిస్తాం కాబట్టి క్వాంటం మెకానిక్స్ లో ఏమి జరుగుతుంది అనేది మీ మునుపటి ఉపన్యాసం యాంగ్యులార్ మెకానిక్స్ నుండి గుర్తుకు తెచ్చుకుంటే మనము ఇంకా మంచి క్వాంటం సంఖ్య అని నిరూపించలేకపోయాము మరియు దాని అర్థం ఏమిటి అంటే H మరియు యాంగ్యులార్ మెకానిక్స్ ఆపరేటర్ సాధారణ ఐగెన్ ఫంక్షన్లను కలిగి ఉంటాయి నన్ను కొంచెం ఎక్కువ అన్వేషించనివ్వండి కాబట్టి యాంగ్యులార్ మెకానిక్స్ మరియు మళ్లీ మళ్లీ వ్రాయడానికి బదులుగా నేను ఈ వెక్టర్ ని యాంగ్యులార్ మెకానిక్స్ L పిలుస్తాను ఇది మంచి క్వాంటం నెంబర్ దీని అర్థం నంబర్ వన్ L కాంస్టెంట్ గా ఉంటుంది మరియు టైమ్ మారదు నెంబర్ 2 HL LH నేను ఈ ఆపరేటర్ల క్రమాన్ని మార్చి తీసివేస్తే ఇది 0 అయి ఉండాలి ఇదే మనం చివరిసారిగా నేర్చుకున్నది నేను దీనికి ఒక పేరు ఇస్తాను ఎందుకంటే మనం మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాం దీనిని మనము ఒక కమ్యుటేటర్ అని పిలుస్తాము మరియు దీనిని ఈ H L గా సూచిస్తాము కాబట్టి H మరియు L యొక్క కమ్యుటేటర్ 0 గా ఉంటుంది యాంగ్యులార్ మెకానిక్స్ యొక్క భాగాల పరంగా H Lx లో x యొక్క L భాగం 0 అవుతుంది H Ly కమ్యుటేటర్ 0 మరియు H అంటే కమ్యుటేటర్ 0 మరియు అవి 0 అయితే ఇది H మరియు Lx లేదా Ly లేదా Lz వీటిలో ప్రతి ఒక్కటి తప్పనిసరిగా కాదని సూచిస్తుంది కానీ H తో Lx H లేదా Lz తో H సాధారణ ఐగెన్ స్టేట్ లను కలిగి ఉంటుంది అప్పుడు ష్రోడింగర్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం అయిన వేవ్ ఫంక్షన్ మాత్రమే ప్రతి భాగం కన్సర్వ్ అవుతుంది ఎందుకంటే వేవ్ ఫంక్షన్ టైమ్ తో మారదు మరియు అందుచేత ఆ ఐగెన్ విలువ అలాగే ఉంటుంది ఇక్కడ నేను అలా ఉంచాను మరియు క్వాంటం మెకానిక్స్ లో ఒక భాగాన్ని ఎందుకు పేర్కొనవచ్చో మనము చూస్తాము ఆ స్టేట్ మెంట్ ని మీకు ఇస్తాను మరియు నేను దానిని తర్వాత చూపిస్తాను మనం చేయగలిగే ఇతర విషయం ఏమిటంటే మొత్తం యాంగ్యులార్ మెకానిక్స్ H L2 కమ్యుటేటర్ కూడా అదృశ్యమవుతుంది కాబట్టి ఇవన్నీ యాంగ్యులార్ మెకానిక్స్ సంరక్షించబడిందని అర్థం కాబట్టి నేను తరువాత ఏమి చేయబోతున్నాను అంటే ఈ యాంగ్యులార్ మెకానిక్స్ ఆపరేటర్ అంటే ఏమిటి దాని భాగాలు ఏమిటి మరియు ఈ ఇతర ప్రాపర్టీ లు ఏమిటి మరియు ష్రోడింగర్ ఈక్వేషన్ ఏమిటో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి కాబట్టి ఇప్పుడు యాంగ్యులార్ మెకానిక్స్ ఆపరేటర్పై దృష్టి పెడదాం ఇప్పుడు శాస్త్రీయంగా మీకు యాంగ్యులార్ మెకానిక్స్ ఉంది ఇది rp కాబట్టి క్వాంటం మెకానిక్స్ లో Loperator సంబంధిత ఆపరేటర్ గా ఉంటుంది నేను ఇప్పుడు ఆపరేటర్ని వ్రాస్తాను తర్వాత దాన్ని వదిలేస్తాను అది Loperator rp గా ఇవ్వబడుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఆపరేటర్ ఫామ్ని వదులుతాను అది i గా ఇవ్వబడింది ఎందుకంటే p అనేది i గ్రేడియంట్ ఆపరేటర్ కాబట్టి ఇప్పుడు ఇవి ఏమిటో తెలుసుకోవడం చాలా సులభం కాబట్టి Loperator అనేది ixxyyzz×x∂xy∂yz∂z అది యాంగ్యులార్ మెకానిక్స్ కోసం ఆపరేటర్ మరియు మీరు దాన్ని కనుగొనండి నేను దానిని మీకే వదిలేస్తాను ఇది మీకు చాలా సులభమైన ఎక్సర్సైజ్ ఇది మీకు Lx విలువని ఇస్తుంది అలాగే అది i y∂z z∂y కి సమానంగా ఉంటుంది Ly విలువ i z∂x x∂y గా వస్తుంది మరియు Lz విలువ i x∂y y∂x గా వస్తుంది కాబట్టి ఇవి కార్టీషియన్ కోఆర్డినేట్ లలోని యాంగ్యులార్ మెకానిక్స్ యొక్క భాగాలు లేదా ఆపరేటర్లు నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మనము స్పెరికల్ పొలార్ అక్షాంశాల పరంగా పని చేయబోతున్నాం ఎందుకంటే మనం అలాంటి వ్యవస్థలతో వ్యవహరించేటప్పుడు యాంగ్యులార్ మెకానిక్స్ నిజంగా అమలులోకి వస్తుంది కాబట్టి మనం స్పెరికల్ సిమెట్రీ వ్యవస్థలతో వ్యవహరించేటప్పుడు దాని యాంగ్యులార్ మెకానిక్స్ అమలులోకి వస్తుంది కాబట్టి స్పెరికల్ పొలార్ అక్షాంశాలలో యాంగ్యులార్ మెకానిక్స్ ను కూడా వ్రాద్దాం కాబట్టి మళ్లీ L ఇది ఒక ఆపరేటర్ ir×p గా అర్థం అవుతుంది మరియు నేను ఈ స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్ ల పరంగా p ను గ్రేడియంట్ ఆపరేటర్ గా వ్రాయబోతున్నాను కాబట్టి ఇదిi rr×r∂r1r∂θ1rsinθ∂ϕ అవుతుంది ఇది ఆపరేటర్గా ఉంటుంది మరియు మీరు దీనిని మరింతగా వ్రాసినప్పుడు అది i ఇప్పుడు rr 0 కాబట్టి అది పోతుంది మరియు అప్పుడు r అనేది దిశలో ఉంటుంది కాబట్టి నేను భాగం పొందుతాను అలాగే r భాగం ddθ ను రద్దు చేస్తుంది మరియు అప్పుడు నాకు r అనేది θ దిశలో ఉంటుంది కాబట్టి కి సంబంధించి సైన్ తీటా మీద మైనస్ తీటా 1 పాక్షికంగా మైనస్ అవుతుంది కాబట్టి ఇది స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్ లలో యాంగ్యులార్ మెకానిక్స్ ఆపరేటర్ ఇప్పుడు స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్ లను ఉపయోగించి L Lx Ly మరియు Lz యొక్క భాగాలను వ్రాద్దాం దాని కోసం నేను ఉపయోగించబోతున్నాను అది cosθcosϕx cosθsinϕy sinθz మరియు sinϕx cosϕy మరియు నేను ఈ n ని ప్రతిక్షేపించి విభిన్న పదాలను సేకరిస్తాను కాబట్టి అప్పుడు నేను పొందబోయేది ఏమిటంటే Lx విలువ i sinϕ∂θ cotθcosϕ∂ϕ గా వస్తుంది Ly icosϕ∂θ cotθsinϕ∂ϕ గా ఉంటుంది చివరగా Lz సరళమైనది మరియు ఇది i∂ϕ గా ఉంటుంది ఇది ఇక్కడ ఒక భాగం కాబట్టి x y మరియు z దిశలో యాంగ్యులార్ మెకానిక్స్ యొక్క భాగాలు స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్ ల పరంగా ఇవ్వబడ్డాయి తదుపరి పేజీలో వాటిని మళ్ళీ వ్రాసి కొన్ని ప్రాపర్టీ ల గురించి చర్చిద్దాం కాబట్టి మేము కనుగొన్నది ఏమిటంటే Lx విలువ isinθ∂θcotθcosϕ∂ϕ కి సమానం Ly icosθ∂θ cotθsinϕ∂ϕ గా వస్తుంది మరియు Lz విలువ i∂ϕ గా వస్తుంది కాబట్టి మీరు గమనిస్తే నంబర్ వన్ Loperator యాంగ్యులార్ కోఆర్డినేట్ లకు సంబంధించి డెరివేటివ్ θ మరియు ϕ కి సంబంధించి మాత్రమే ఉంటుంది అలాగే r కి సంబంధించి ఎలాంటి డెరివేటివ్ లేదు కాబట్టి మీరు L యొక్క కమ్యుటేటర్ ని r యొక్క ఏదైనా ఫంక్షన్తో తీసుకుంటే Loperatorf fLoperator ఇది తప్పనిసరిగా 0 వస్తుంది మనము దానిని ఎలా చూపిస్తాము ఈ Loperatorfr ఆపరేటింగ్ తీసుకుందాం కొన్ని మైనస్ fLoperator ఇప్పుడు కొన్నింటికి సంబంధించి డెరివేటివ్లను కలిగి ఉంది మరియు వాటికి మాత్రమే కాబట్టి అది f లో పనిచేసేటప్పుడు అది మీకు 0 కాబట్టి ఇది మైనస్ వద్ద మళ్లీ fLoperator గా ఉంటుంది దాని కమ్యుటేటర్ ఏ విధమైన ఫంక్షన్ r తో అయినా r వెక్టర్ కాదు రేడియల్ దూరం 0 అవుతుంది ప్రత్యేకించి ఇప్పుడు నేను స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ ల కోసం హామిల్టోనియన్ ని తీసుకొని L తో దాని కమ్యుటేటర్ ని లెక్కిస్తే అది 0 అవుతుంది కాబట్టి నేను చేస్తున్నది స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ లు 22m2V కోసం హామిల్టోనియన్ ని తీసుకుంటున్నాను ఇప్పుడు 2 r మరియు కి సంబంధించిన డెరివేటివ్లను మాత్రమే కలిగి ఉంటుంది మరియు ఆర్డర్ పట్టింపు లేదు కాబట్టి 22m2 తో L ఎలాగైనా 0 మరియు ఫంక్షన్ V తో L కమ్యుటేటర్ r తో మాత్రమే ఆధారపడి ఉంటుందని మనము ఇప్పుడు చూశాము అది కూడా 0 కాబట్టి మనము H L 0 అని నిర్ధారించాము ఇది L అనేది కన్సర్వ్ అయిన పరిమాణం లేదా L మరియు H సాధారణ ఐగెన్ ఫంక్షన్లను కలిగి ఉండవచ్చని నిర్ధారిస్తున్నాము ఎందుకంటే అవి చేయగలుగుతాయి అని ఖచ్చితమైన ప్రకటనలు నేను చేయలేను ఎందుకంటే అన్ని ఫంక్షన్లు ఒకేసారి Lx Ly మరియు Lz యొక్క ఐగెన్ ఫంక్షన్లను చేయలేవు అని తదుపరి ఉపన్యాసం లో మనం చూస్తాము కాబట్టి మనం బదులుగా ఏమి పొందబోతున్నామంటే నేను స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్ కోసం L2 Lz మరియు H లకు సాధారణ ఐగెన్ ఫంక్షన్ లను కలిగి ఉంటాము మనము దానిని తరువాత చూస్తాము ఇప్పుడు మనము ఒక Lx Ly మరియు Lz పొందిన తర్వాత Lx Ly కమ్యుటేటర్ iℏLz గా రాబోతుందని Ly Lz కమ్యుటేటర్ iℏLxగా వస్తుంది మరియు Lz Lx కమ్యుటేటర్ iℏLx గా వస్తుంది L కాంపోనెంట్స్ యొక్క ఈ కమ్యుటేటర్ లను వ్రాద్దాం కాబట్టి మీరు చూసేది Lx అంటే i y∂z z∂y Ly ఇది i z∂x x∂z మరియు Lz ఇది i x∂y y∂x కు సమానం మీరు కమ్యుటేటర్ ను లెక్కిస్తే అంటే Lx Ly Ly Lx మీరు ఈ విషయాలను లెక్కిస్తే ఇది iℏLz మరియు సైక్లిక్ కాంబినేషన్ గా వస్తుంది కాబట్టి Ly Lz LzLy తో iℏLxవస్తుంది మరియు తదుపరి సైక్లిక్ కాంబినేషన్ Lz Lx Lx Lz విలువ iℏLy అవుతుంది L L ఆపరేటర్ల ఆర్డర్ ను సరిగ్గా ఉంచడం వలన iℏL మళ్లీ వస్తోంది కాబట్టి ఇవన్నీ కలిపి వ్రాయవచ్చు కాబట్టి మనం గమనించేది ఏమిటంటే Li Lj యొక్క కమ్యుటేటర్ అలాగే i విలువ j కి సమానం కాని సందర్భంలో ఇది సున్నా కాదు ఆపై కమ్యుటేటర్ సున్నా కానప్పుడు ఈ భాగాలు ఒకే కాలంలో లేదా సాధారణ ఐగెన్ ఫంక్షన్లను కలిగి ఉండవని మళ్లీ గుర్తుచేసుకోండి తదుపరి ఉపన్యాసంలో దాని గురించి మరింత చూద్దాం ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది దీని నుండి నేను L2 కోసం ఆపరేటర్ యొక్క యాంగ్యులార్ మొమెంటమ్ యొక్క మాగ్నిట్యూడ్ విలువను లెక్కించాలనుకుంటున్నాను కాబట్టి L2 విలువ Lx2Ly2Lz2 అవుతుంది మరియు నేను ఇంతకు ముందు లెక్కించినవన్నీ నేను ప్రత్యామ్నాయంగా ఉంచగలను మరియు ఇది 21sinθ∂θsinθ∂θ1 22 అవుతుందని మీరు చూస్తారు Lx2 అనేది లాప్లాసియన్కి సంబంధించినది కాబట్టి లాప్లాసియన్ 1r2∂rr2∂r1r2sinθ∂θsinθ∂θ1 22 అని నాకు తెలుసు కాబట్టి ఇది దేనికీ సమానం కాదని మీరు చూస్తారు కానీ1r2∂rr2∂r1r2 కాబట్టి నేను ఈ 21r2∂rr2∂r 12r2L2 మరియు పర్యవసానంగా 22m2 22mr2∂rr2∂r12mr2L2 వ్రాయగలను ఇది శాస్త్రీయ సిద్ధాంతాన్ని గుర్తుచేస్తుంది ఇక్కడ మనము ఎనర్జీ ని కైనెటిక్ ఎనర్జీ గా pr22ml22mr2 అని వ్రాస్తాము కాబట్టి 12mr2L2 అనేది పార్టికల్ చుట్టూ తిరుగుతున్న ఒక పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ యొక్క రేడియల్ కాని భాగం మరియు ఇది క్వాంటం మెకానికల్ భాషలో L2 ఆపరేటర్గా 2mr2 ద్వారా భాగించబడుతుంది అందువల్ల స్పెరికల్లీ సిమెట్రిక్ సమస్యల కోసం హామిల్టోనియన్ ఇప్పుడు 2mr2∂rr2∂rL22mr2Vr అని వ్రాయవచ్చు ఈ హామిల్టోనియన్ అనేది స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ కోసం నేను ఇప్పుడు దీనిని వ్రాయగలను ఎందుకంటే L ఇప్పుడు కన్సర్వ్ అయిన పరిమాణం మరియు దీని నుండి మీరు H L2 కూడా 0 అవుతుందని చూడవచ్చు అంటే H మరియు L2 యొక్క ఐగెన్ ఫంక్షన్లు కామన్ గా ఉన్నాయి కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు మనము కలిగి ఉన్నది L L ఆపరేటర్ని కనుగొన్నామని LLiL అని చూపించాము మరియు L యొక్క అన్ని భాగాల కోసం నేను ఏకకాలంలో ఐగెన్ ఫంక్షన్లను కనుగొనలేనని అర్థం ఇది కూడా సులభం నేను L2 ను లెక్కించిన తర్వాత L2 Li ఏదైనా భాగం 0 అవుతుందని చూడవచ్చు కాబట్టి నేను L2 యొక్క కామన్ ఐగెన్ ఫంక్షన్లను మరియు ఏదైనా భాగాన్ని కనుగొనగలను కానీ ఒక భాగం మాత్రమే ఎందుకంటే మొదటి LLiL కారణంగా అన్ని భాగాల కోసం కామన్ ఐగెన్ ఫంక్షన్ల అన్ని ఇతర భాగాలను నేను కనుగొనలేకపోయాను ఈ స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ ల కొరకు H L విలువ 0 అని కూడా మనము చూశాము అంటే నేను H మరియు L యొక్క కామన్ ఐగెన్ ఫంక్షన్లను యాంగ్యులార్ మెకానిక్స్ వద్ద కనుగొనగలను కానీ Li యొక్క వివిధ భాగాల మధ్య కమ్యుటేషన్ సంబంధం కారణంగా కామన్ ఐగెన్ని కనుగొనగలుగుతాము H యొక్క ఫంక్షన్లు మరియు యాంగ్యులార్ మొమెంటమ్ యొక్క ఒక భాగం మాత్రమే ఉంటుంది అది సాధారణంగా Lz మరియు L2 ప్రస్తుతం H కమ్యుటేటర్ గా ఎంచుకుంటాము ఈ స్పెరికల్లీ సిమెట్రిక్ సమస్యలకు ష్రోడింగర్ సమీకరణం యొక్క పరిష్కారాలను కనుగొనడానికి మనము వీటిని ఉపయోగిస్తాము